ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క 27 వ మాడ్యూల్ కు స్వాగతం మాడ్యూల్ 26 నుండి మనం క్లాస్ డయాగ్రమ్స్ గురించి చర్చించడం ప్రారంభించాము అందులో క్లాస్ ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ ప్రాపర్టీస్ ఆపరేషన్స్ యొక్క చిహ్న సముదాయాన్ని పరిచయం చేసాము వాటిలో ఉన్న విభిన్న వైవిధ్యాలను కూడా మనం చూశాము ఈ మాడ్యూల్ దీని తరువాత మాడ్యూల్ లో క్లాస్ డయాగ్రమ్ లోని రిలేషన్షిప్స్ యొక్క చిత్రీకరణ గురించి చర్చిద్దాం మనం వివిధ రకాల చిత్రీకరణాలను ప్రవేశపెడదాం వీటిని రెండు మాడ్యూల్స్ లో చర్చిస్తాము రంగుతో మార్క్ చేసిన అంశాలను ఈ మాడ్యూల్ లో కొనసాగిద్దాం అవి అసోసియేషన్ వీక్ అగ్రిగేషన్ మరియు స్ట్రాంగ్ అగ్రిగేషన్ మిగిలిన రిలేషన్షిప్స్ ను తదుపరి మాడ్యూల్లో చర్చిద్దాం మాడ్యూల్ 14 నుండి మనం ఒకసారి వీటిని పునరావృతం చేసుకుంటే ఇక్కడ మనం డైసీ రోజ్ అనే రెండు రకాలైన పువ్వుల యొక్క ఈ ఉదాహరణతో క్లాసెస్ మధ్య రిలేషన్షిప్ గురించి తెలుసుకొన్నాము డైసీ అనేది ఒక రకమైన పువ్వు ఇది IS A రిలేషన్షిప్ గా పంచుకునే సంబంధం గులాబీ వేరే రకమైన పువ్వు అది కూడా అదే విధంగా IS A రిలేషన్షిప్ తో పంచుకునే సంబంధం ఎరుపు గులాబీలు మరియు పసుపు గులాబీలు ఈ రెండు గులాబీ రకాలు అని తెలుస్తుంది అలా ఈ సంబంధాన్ని ఒక సెమాంటిక్ కనెక్షన్ గా గుర్తించినప్పుడు ఇది మరల వేరే IS A సంబంధం అవుతుంది పూరేకులు అనేది రెండు రకాల పుష్పాలలో భాగం అని మనకు తెలుసు ఇది HAS A రిలేషన్షిప్ తో వేరే సెమాంటిక్ కనెక్షన్ ను తెలియజేస్తుంది వేరే ఇతర రకాలైన రిలేషనషిప్స్ కూడా ఉంటాయి లేడీ బగ్ పువ్వుల మధ్య ఉన్న సహజీవన సంబందాన్ని సింబయోటిక్ కనెక్షన్ తెలుపుతుంది ఎందుకంటే లేడీ బగ్స్ కొన్ని రకాల క్రిమికీటకాల నుండి పువ్వులను రక్షిస్తాయి డిజైన్ లోని వివిధ దశలను మనం చూశాము మొదట్లో రెండు క్లాసెస్ మధ్య ఉన్న సంబంధాలను గుర్తించి వాటిని కలుపుతూ ఒక లావు గీత గీస్తాం దీని ప్రారంభ రిలేషన్షిప్ అనవచ్చు దీనిని మెరుగుపరుస్తూ పోతే వాటి మధ్య ఉన్న అసలు రిలేషన్షిప్ ఏమిటో గుర్తించగలుగుతాము అది తగిన అసోసియేషన్ కాగలదు ఇది ఇంకొక పువ్వు ఈ పూరేకతో ప్రారంభంలో కేవలం 'HAS A' అసోసియేషన్ కలిగి ఉంది ఇటువంటి చిత్రీకరణలు క్లాస్ డయాగ్రం లో చూడగలం మొదటి రిలేషన్షిప్ చాలా ముఖ్యమైనది అది రెండు క్లాసెస్ ఒక నిర్ణీత మార్గంలో సంబంధం కలిగి ఉన్నాయని చెప్పే అసోసియేషన్ ఆ అసోసియేషన్కు ఒక పేరు ఉంది వాస్తవానికి ఇది రెండు క్లాసెస్ మధ్య మాత్రమే కాదు ఇది బహుళ క్లాసెస్ మధ్య కూడా ఉండవచ్చు రెండు క్లాసెస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు దానిని 'n ary' అని మూడు క్లాసెస్ మధ్య అయితే టెర్నరీ రిలేషన్ అసోసియేషన్ ternary relationassociation అని రెండు క్లాసెస్ మధ్య అయితే దానిని బైనరీ అసోసియేషన్ అని పిలుస్తాము కాబట్టి అసోసియేషన్లు బహుళ వైవిధ్యమైనవి కావచ్చు కాని సాధారణంగా బైనరీ అసోసియేషన్ అనేది తరచుగా చూస్తుంటాము ఆసక్తికరమైన విషయమేమంటే ఒక క్లాస్ తనతోనే స్వసంబంధం కలిగి ఉండవచ్చు ఇక్కడ ఒక క్లాస్ పర్సన్ ఉంటే మనకు ఇలాంటి అసోసియేషన్ ఉండవచ్చు అలా ఒక వ్యక్తి వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నాడని ఇది ప్రాథమికంగా వ్యక్తి యొక్క రెండు వేర్వేరు ఇంస్టాన్సెస్ మధ్య ఉండే ఒక రిలేషన్షిప్ ని తెలియజేస్తుంది మనం వివాహ సంబంధం ఉదాహరణ చూసినట్లైతే ఈ 'is married to' అసోసియేషన్ అనేది వివాహం అని అర్ధం ఈ వైపు భర్త ఉన్నారు ఈ వైపు భార్య ఉంది ఈ రెండూ పర్సన్ యొక్క ఇంస్టాన్సెస్ అవి వివాహం ద్వారా అసోసియేషన్ కలిగి ఉంటాయి కాబట్టి ఇది ఒక రకమైన సెల్ఫ్ అసోసియేషన్ లేదా రిఫ్లెక్సివ్ అసోసియేషన్ ఇవి కూడా ఉంటాయి ఈ రకమైన UML డయాగ్రమ్ ద్వారా వివిధ రకాల అసోసియేషన్స్ ను సూచిస్తాము ఇది అసోసియేషన్ యొక్క మూల భావన అది మనమనుకున్నట్లుగా బైనరీ కావచ్చు లేదా ఎన్ ఆరీ కావచ్చు బైనరీ చాలా తరచుగా కనపడుతుంది బైనరీ అసోసియేషన్ అగ్రిగేషన్ లేదా కంపొజిషన్ కావచ్చు ఈ పదాలను మునుపటి మాడ్యూల్స్ లో చర్చించాము వాటిని క్లాస్ డయాగ్రమ్ లో చూసినప్పుడు ఈ విభిన్న బైనరీ అసోసియేషన్స్ గురించి మరల తెలుసుకొందాం ఇది అసోసియేషన్లో ఉండే స్పెషలైజేషన్ యొక్క ప్రాథమిక హాయరార్కి అసోసియేషన్ ఎలా సూచింపబడుతుందో ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం బైనరీ అసోసియేషన్ అనేది సరళమైన రూపం - ఇక్కడ ఒక వైపు క్లాస్ ప్రొఫెసర్ మరొక వైపు క్లాస్ బుక్ ఉంది ఈ ప్రొఫెసర్ ఈ బుక్ని కలిపే లైన్ ద్వారా అసోసియేషన్ ను తెలియజేస్తున్నాం ఇలా కేవలం ప్రొఫెసర్ బుక్ తో సంబంధం కలిగి ఉన్నాడాని చెబితే చాలా తక్కువ సమాచారం మాత్రమే తెలియజేస్తునట్లవుతుంది అసలు ప్రొఫెసర్ బుక్ మధ్య ఎటువంటి సంబంధం ఉందనే ప్రశ్న వస్తుంది ఉదాహరణకు ప్రొఫెసర్ బుక్ ని చదవటం ద్వారా ఒక సంబంధం కలిగి ఉంటారు ప్రొఫెసర్ దగ్గర బుక్ ని కలిగియుండటం దీని ద్వారా ఒక సంబంధం ఇది చదవటం ద్వారా కూడా కావచ్చు అలాగే ప్రొఫెసర్ బుక్ ని రచించటం wroteauthor ద్వారా సంబంధం కలిగియుండవచ్చు ప్రొఫెసర్ పేరును ఆ బుక్ రచయిత పుస్తకంలో కృతజ్ఞత తెలపటానికి పేర్కొనవచ్చు ఇలా రెండు క్లాసెస్ మధ్య కూడా అసోసియేషన్లు వివిధ రూపాల్లో ఉండవచ్చు ఆ అసోసియేషన్కు ఒక పేరు పెడతాం ఆ పేరు అది ఏ రకమైన సంబంధం ఎవరితో ఎలా అనే విషయాలను తెలియజేస్తుంది ఇక్కడ మూలమైనది అసోసియేషన్ యొక్క పేరు పేరుకి రెండు వైపులా ఉన్నవి ఐచ్ఛికం ఒకవేళ ఉంటే అవి ప్రొఫెసర్ బుక్ అసోసియేషన్ కు సంబధించిన పాత్రని సూచిస్తాయి - ప్రొఫెసర్ రచయిత కావచ్చు టీచర్ కావచ్చు ఒక గురువుగా ఉండవచ్చు ఇక్కడ ఈ బొమ్మలో ఈ అసోసియేషన్ కేవలం ప్రొఫెసర్ యొక్క రచయిత పాత్రను మాత్రమే సూచిస్తున్నాము ఈ అసోసియేషన్ కేవలం బుక్ డొమైన్ లోని పాఠ్యపుస్తకాలనే చూపుతుంది ఇది అసోసియేషన్ యొక్క ప్రాధమిక నిర్మాణం ఈ గీత రెండువైపులా రాసినవన్నీ 'అసోసియేషన్ ఎండ్' గా భావిస్తము వీటిమీద మనకు మరింత సమాచారం ఉండవచ్చు అసోసియేషన్ ఎండ్ లో ఈ మల్టిప్లిసిటీస్ కూడా ఉండవచ్చు ఇవి ఈ క్లాస్ యొక్క ఎన్ని ఇంస్టాన్సేస్ ఈ క్లాస్ యొక్క ఎన్ని ఇంస్టాన్సేస్ తో అసోసియేట్ అయిఉందో తెలియజేస్తుంది కాబట్టి మనం మల్టిప్లిసిటీస్ ను చూస్తే ఇక్కడ ప్రొఫెసర్ వైపు 1 ఉంది అంటే ఒక ప్రొఫెసర్ ఇద్దరు ప్రొఫెసర్లు ముగ్గురు ప్రొఫెసర్లు ఎంతమందైనా వారందరూ కలిసి ఆ బుక్ ని రాశారు అలాగే ఒక బుక్ కి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రొఫెసర్లు రచయితలుగా ఉండవచ్చు కూడా ఈ టెక్స్ట్ బుక్ వైపు చూస్తే 0 కనపడుతుని అంటే ఒక ప్రొఫెసర్ ఒక పుస్తకం రెండు పుస్తకాలు ఎన్ని పుస్తకాలు అయినా రాయవచ్చు ప్రొఫెసర్ సున్నా '0' పుస్తకం రాసాడంటే ఆ ప్రొఫెసర్ ఒక పుస్తకం కూడా రాయకపోవచ్చని అర్ధం ఇలా ఒక ప్రొఫెసర్ ఒక పుస్తకం రెండు పుస్తకాలు 5 పుస్తకాలు రాసి ఉండవచ్చు ఈ విధంగా వేర్వేరు ప్రొఫెసర్లు అయిన P1 P2 P3 వేర్వేరు పుస్తకాలు B1 B2 B3 తో వివిధ రకాల సంబంధాలను కలిగి ఉంటాయి ఇలా B1 పుస్తకం ను P1 P2 వ్రాశారు ప్రొఫెసర్ P1 B1B2 అనే రెండు పుస్తకాలు రాశారు ప్రొఫెసర్ P3 ఒక్కడే B3 రాశారు ఈ విధంగా అసోసియేషన్స్ ఉండవచ్చు ప్రొఫెసర్ P4 కనుక ఉన్నట్లయితే కచ్చితంగా అతను ఏ పుస్తకాన్ని వ్రాయలేదు కాబట్టి ఏ బుక్ తోనూ అతనికి అసోసియేషన్ ఉండదు కానీ ఏ సంబంధమూ లేని బుక్ B4 ఉండదు ఎందుకని ఎందుకంటే ఇక్కడ ప్రొఫెసర్ వైపు మల్టిప్లిసిటీ ఒకటి అని చెప్పాం ఇక్కడ ఒక పుస్తకం ఉంటే దానికి ఈ వైపు ఒక ప్రొఫెసర్ తప్పకుండా ఉండాలి అంటే రచయిత లేకుండా పుస్తకం ఉండకూడదు కనీసం ఒక రచయిత అయిన ఉండాలి కానీ పుస్తకాలు రాయని ప్రొఫెసర్లు ఉండవచ్చు ఇవి అసోసియేషన్ లో ఉండే ముఖ్య భావనలు వీటిని గురించి చర్చిద్దాం అసోసియేషన్ ఎండ్ తో చర్చ ప్రారంభించాం అసోసియేషన్ యొక్క ఒక ఎండ్ నుండి మరొక వైపుకు అసోసియేషన్ గీత ను ఎలా సాగిస్తామనేది నావిగబిలిటీ సూచిస్తుంది తరవాత అసోసియేషన్ అరిటీ గురించి చూద్దాం మనం అసోసియేషన్ పేరును వ్రాసేటప్పుడు సాధారణంగా నలుపు రంగుతో నిండి ఉన్న బాణం గుర్తును వాడతాం ఇది అసోసియేషన్ యొక్క రీడింగ్ ఆర్డర్ ని తెలుపుతుంది దీనిని చూస్తే 'ప్రొఫెసర్ పుస్తకాలు వ్రాసారు' గా చదవచ్చు ఈ బాణం ఆ దిశను సూచిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ అసోసియేషన్ను 'పుస్తకం వ్రాసిన ప్రొఫెసర్' గా చదవం ఈ దిశ సంకేతం తప్పనిసరికాదు కానీ అసోసియేషన్ ను వ్యక్తపరచటానికి అనువుగా ఉంటుంది ఇది అసోసియేషన్ ఎండ్ యొక్క ప్రాథమిక చిత్రీకరణ ఈ రెండు వైపుల ఉన్న రోల్స్ - ప్రొఫెసర్ పాత్రలు వివిధ రకాలైన బుక్స్ గురించి మనమిదివరకే చర్చించాం ఇక్కడ అసోసియేషన్ ఎండ్ అసోసియేషన్ ఎండ్ క్లాస్ కానీ అసోసియేషన్ కేకానీ చెందవచ్చు దీనిని చివర చుక్కను ఉంచడం ద్వారా సూచిస్తాము మనం ఇలా చుక్కను ఉంచితే అసోసియేషన్ పేరు బిల్డ్స్ అని అసోసియేషన్ ఎండ్ అయిన క్వెరీ క్వెరీ బిల్డర్ కు చెందుతుంది కాబట్టి సహజంగా క్వెరీ క్వెరి బిల్డర్ సొంతం అసోసియేషన్ కు చెందదు ఇలా అసోసియేషన్ ఎండ్ ను ఈ పద్ధతిలో సూచించవచ్చు ఇప్పుడు నావిగెబిలిటీ గురించి చూద్దాం మనకు రెండు క్లాసెస్ ఇలా సంబంధం కలిగి ఉంటే ఒక క్లాస్ నుండి మరొక క్లాస్ కు ఎలా వెళ్ళగలము అంటే ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్స్ ఇవైతే అసోసియేషన్ లేదా రిలేషన్షిప్ ఈ ఆబ్జెక్ట్స్ మధ్య ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఈవైపు ఒక ఆబ్జెక్ట్ ను తీసుకొన్నట్లైతే అవతలివైపు ఉన్న దానికి సంబంధించిన ఈ ఆబ్జెక్ట్ కు చెరగలనని దాని అర్ధం అలాగే ఇక్కడ ఇంకొక ఈ ఆబ్జెక్ట్ ను తీసుకొంటే ఇటువైపు ఉన్న ఈ సంబంధిత ఆబ్జెక్ట్ వద్దకు వెళ్లగలమా ఏ దిశలో లేదా దిశల్లో ఇటువైపు ఉన్న ఆబ్జెక్ట్ నుంచి అటువైపు ఉండే ఆబ్జెక్ట్ కు వెళ్లగళం ఇటువంటి విషయాలను నావిగెబిలిటీ సూచిస్తుంది నావిగెబిలిటీని అనేక రకాలుగా నిర్వచించవచ్చు ఇవి దానికి వాడే వేర్వేరు చిహ్నాలు ఇందులో మూడు ప్రధానమైన చిహ్నాలు - ఒకటి మనం దేనినీ పేర్కొనకపోతే అప్పుడు అది కేవలం సాధా కనెక్షన్ అవుతుంది అంటే మనం నావిగెబిలిటీని సూచించదలచుకోలేదని చెబుతున్నాము దీనిని అన్ స్పెసిఫైడ్ నావిగెబిలిటీ అంటారు దీన్ని ఎలా నావిగేట్ చేయవచ్చో మనం ఇంకా మోడల్ చేయలేకపోయామన్నమాట అలా కాకుండా దీశను చూపించే బాణాన్ని ఉంచితే B2 ను A2 నుండి చేరవచ్చు అని చెబుతుంది అలా మనం ఏదైనా A2 ఆబ్జెక్ట్ నుండి దానికి సంబంధించిన B2 ఆబ్జెక్ట్ కు నావిగేట్ చేయగలమని అర్ధం ఇది ప్రాథమిక భావన ఇక్కడ నావిగేషన్ ను ఒక వైపు X గా సూచిస్తే దాని అర్ధం B3 నుండి A3 చేరుకోలేమని మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి - అసలు ఏ గీతా గీయకపోతే అది అన్ స్పెసిఫైడ్ నావిగెబిలిటీ అవుతుంది అంటే దానిని చేరుకోగలమే లేదో ఏ విషయమూ మనకు తెలియదని దాని అర్ధం దానికి భిన్నంగా ఇలా క్రాస్ మార్క్ 'X' పెడితే ఈ అసోసియేషన్ ద్వారా B3 ఆబ్జెక్ట్స్ నుంచి A3 ఆబ్జెక్ట్స్ ను అసలు చేరుకోలేమని అర్ధం ఇక్కడ మనం దీనిని పరిశీలిస్తే ఈ వైపు నావిగేబుల్ కాదు మరి ఈ వైపు అన్ స్పెసిఫైడ్ అని ఉంది ఇంకొన్ని ఉదాహరణలు ఇది నావిగెబుల్ కాదు దీన్ని నావిగేట్ చేయవచ్చు మరి ఇక్కడ దీనికి రెండు వైపులా నావిగేషన్ ఉంది అంటే రెండు వైపులా ఆబ్జెక్ట్స్ ఉండి ఎటునుంచి ఎటువైపుకైనా నావిగేట్ చేయవచ్చు ఇది ఏ నావిగేషన్ను అనుమతించదు కాబట్టి మనకు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఈ ప్రత్యేకమైన అసోసియేషన్ ద్వారా నావిగేట్ చేసి దాని అనుబంధ ఆబ్జెక్ట్ ను కనుగొనలేము అలాగే B6 వైపు నుండి A6 వైపుకు రావడం కూడా జరగదు ఇలా వివిధ రకాలైన నావిగేబిలిటీ ని ఈ క్లాస్ డయాగ్రమ్స్ సూచిస్తాయి తరవాత తేలిక విషయమైన అరిటీ ని పరిశీలిద్దాం చాలా వరకు అసోసియేషన్లు అన్నీ బైనరీ గానే ఉంటాయి వాటితో పాటుఉండే నావిగెబిలిటీ రీడింగ్ దిశలు పేరు ఇవన్నీ ఒక గీతకు సంబంధంచినవని మనమిదివరకే చూశాము ఈ ఉదాహరణ మనం ఇప్పటికే చూశాము ఇది అసోసియేషన్ పేరు ఇది పఠన దిశ ఇది కేవలం బైనరీ అసోసియేషన్ను సూచిస్తుంది ఎన్ ఆరీ అసోసియేషన్ ఉంటే అప్పుడు మనం ఈ రకమైన పెద్ద తెల్ల ఖాళీ డైమండ్ ను ఉపయోగించి వేర్వేరు దిశలలో ఉన్న ఈ వేర్వేరు క్లాసెస్ ను అనుసంధానిస్తాము ఈ డైమండ్ కి పేరు పెడతాము ఇది అసోసియేషన్ పేరు డైమండ్ కు నాలుగు మూలాలే ఉన్నాయి కాబట్టి నాలుగు క్లాసెస్ ను మాత్రమే అనుసంధానం చేయగలమని అనుకోవద్దు అసోసియేషన్ కు అదుపులేని అరిటీ ఉండవచ్చు అంటే 5 6 8 10 రకాలైన క్లాసెస్ ను ఎన్ ఆరీ అసోసియేషన్ ద్వారా అనుసంధానం చేయవచ్చన్నమాట కానీ సాధారణంగా మనకు బైనారీ ఎక్కువగా కనపడుతుంది ఎన్ అరీని కొన్ని సందర్భాలలో మాత్రమే చూస్తాం కానీ ఎక్కువ అరిటీ ఉన్న అసోసియేషన్ ను అర్ధం చేసుకోవడం చాలా కష్టం దానిని మోడల్ చేయటం అలాగే దాని నిర్వహణ కష్టంగా ఉంటుంది కాబట్టి సాధారణంగా వాటిని తరచుగా చూడం తరగతులకు కాలపట్టి రాయటం ఎన్ ఆరీ కి ఒక మంచి ఉదాహరణగా తీసుకొంటే దీనిలో తరగతి గది ఏమిటో సబ్జెక్టు ఏమిటో టీచర్ ఎవరో తెలుసుకోవాలి ఈ మూడు క్లాసెస్ మధ్య ఎన్ అరీ రిలేషన్షిప్ ఉండవచ్చు అది షెడ్యూల్ అవుతుంది షెడ్యూల్ అంటే ఒక టీచర్ ఎప్పుడు ఏ సబ్జెక్టు ను ఏ తరగతి గదిలో చెప్పుతాడానే విషయాన్ని తెలియజేయుటమన్నమాట అది ఎన్ అరీ రిలేషన్షిప్ అవుతుంది ఈ మూడిటి మధ్య ఉండే సంబంధాన్ని ఆ షెడ్యూల్ తెలియజేస్తుంది ఉదాహరణకు ఈ సబ్జెక్టు ను ఈ గదిలో ప్రతి మంగళవారం రెండో గంటలో ఈ టీచర్ చెప్పుతుంది ఇలాగ దీనితోపాటు ఇప్పుడు మనం ఈ కోర్సుకు హాజరయ్యే విద్యార్థులను మోడల్ చేయడానికి దీనితో పాటు ప్రయత్నిస్తూ వారి హాజరును కూడా ఈ రిలేషన్షిప్ పరిగణలోకి తీసుకొంటే అప్పుడు దీని అరిటీ నాలుగు అవుతుంది ఈ విధంగా ఇది సంక్లిష్టమై విశ్లేషించటానికి అర్ధంచేసుకోవటానికి చాలా కష్టపడవలసివస్తుంది కాబట్టి సాధారణంగా మనం ప్రతిదాన్ని బైనరీ రిలేషన్స్ లాగా వేరుచేసి కొన్ని సందర్భాలలోనే ఎన్ ఆరీ రిలేషన్షిప్ ను వాడటానికి ప్రయత్నిస్తాము ఇది వేర్వేరు క్లాస్ డయాగ్రమ్ ల యొక్క కొన్ని ఉదాహరణలను చూపిస్తుంది ఇది ఒక ఆరోగ్య సంరక్షణ సంస్థ ఈ ఉదాహరణలో చాలా వివరాలు ఉన్నాయి కాని కొన్నిమాదిరి అంశాలను మాత్రమే తీసుకోని పరిశీలిద్దాం మీరు మాత్రం కొంత సమయం తీసుకొని ఇటువంటి ఉదాహరణలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అలా చేస్తే ఈ డయాగ్రమ్స్ ను ఎలా చదవాలో వాటి నుండి సమాచారాన్ని ఎలా సేకరించాలో తెలుసుకోవడం ప్రారంభిస్తారు ఉదాహరణకు ఇది కొన్ని అనారోగ్య సమస్యల పరంగా ఒక రిక్వెస్టెడ్ ప్రొసీజర్ అని చూడవచ్చు రిక్వెస్టెడ్ ప్రొసీజర్ దీనికి ఒక సంబంధం ఉంది ఆ విధానంలో ఒక పని చేయవలసి ఉంటుంది ఉదాహరణకు ECG చేయవలసి వస్తే ECG యొక్క ప్రతి ప్రోబ్ లీడ్ కు తప్పనిసరిగా ఒక ద్రవం పూయాలి అలాగ ఈ క్లాస్ కి ఈ క్లాస్ కి మధ్య ఉన్న 'results in' రిలేషన్ బైనరీ అసోసియేషన్ ఆని చెప్పవచ్చు రిక్వెస్టెడ్ ప్రొసీజర్ 'results in' ద్వారా మోడాలిటీ పర్ఫోర్మెడ్ ప్రొసీజర్ ను అమలుచేస్తుంది మల్టిప్లిసిటీ 0 గా ఉంటుంది అంటే రిక్వెస్టెడ్ ప్రొసీజర్ ఈ ఏ ఫలితాన్ని 'result in' ఇవ్వకపోవచ్చు అటువంటప్పుడు మోడాలిటీ పర్ఫోర్మెడ్ ప్రొసీజర్ దశ అమలుకు అసలు ఆస్కారం ఉండదు కానీ దీనికి ఎన్నయినా అసోసియేషన్స్ ఉండవచ్చు ఈ విధంగా ఇక్కడ విభిన్నమైన బైనరీ అసోసియేషన్స్ ఉన్నట్లుగా చూడవచ్చు దీనిలో నావిగేబిలిటీని సూచించలేదు బాణాల చివర ఏ దిశ గుర్తులు లేవు కాబట్టి దీనిని నావిగేబిలిటీ ఆన్ స్పెసిఫైయిడ్ అని చెప్పవచ్చు ఉదాహరణకు ఫెసిలిటీ విసిట్ visit సందర్శన ని చూస్తే వాటి మధ్య ఒక అసోసియేషన్ ఉన్నట్లు కనపడుతుంది ఫేసీలిటీకి చాలామంది విసిట్ చేయవచ్చు కానీ ఒక విసిట్ మాత్రం యూనిక్ గా ఉంటుంది ఎందుకంటే మీరు ఒక్కరే ఒకేసారి రెండు ఫెసిలిటీలలో ఉండలేరు కాబట్టి ఈ వైపు 1 గా మరి ఈ వైపు 0 గా సూచించబడింది దయచేసి దీనికమీదా కొంత సమయం వెచ్చించండి నేను ఈ డయాగ్రమ్ ను ఎక్కడ నుండి తీసుకున్నానో దాని url పాయింటర్ కూడా ఇక్కడ చూపించాను మీరు ఈ url పోర్టల్ లోకి వెళ్ళినప్పుడు UML 2 5 డయాగ్రమ్స్ గురించిన చర్చ కనపడుతుంది ఈ క్లాస్ డయాగ్రమ్ ఎలా చదవాలి అనే మరింత వివరణను కూడా మనం అందులో చూడవచ్చు ఇవి LMS వ్యవస్థలోని విభిన్న అసోసియేషన్స్ ముఖ్యంగా రికవెస్టింగ్ లీవ్ రిపోర్టింగ్ రిలేషన్షిప్స్ గురించి మొదలైనవి ఇవి వేర్వేరు బైనరీ అసోసియేషన్స్ తరవాత అగ్రిగేషన్ గురించి చర్చిద్దాం ఇది 'HAS A' రిలేషన్షిప్ అని మనకు తెలుసు 'HAS A' 'HAS' కు మధ్య తేడా ఉందని ఇది మనం ఇంతకుముందే చూశాం ఇది మెంబర్డ్ రిలేషన్షిప్ అవుతుంది పువ్వుకు పూరేకకు మధ్య 'HAS A' సంబంధం ఉంది ఎందుకంటే పూరేక పువ్వు లో ఒక భాగం కాని లైబ్రరీ యూజర్స్ కు మధ్య సంబంధం 'HAS' అవుతుంది ఎందుకంటే లైబ్రరీ యూజర్స్ తో సంబంధం కలిగి ఉంటుంది కాని యూజర్స్ మాత్రం లైబ్రరీలో భాగం కాదు ఈ అసోసియేషన్ ను చిత్రీకరించాలి 'HAS A' మరియు 'HAS' ఆధారంగా రెండు రకాల అసోసియేషన్స్ సూచించబడ్డాయి వాటిని అగ్రిగేషన్ అసోసియేషన్స్ అంటారు వాటిలో మొదటి రకం వీక్ అగ్రిగేషన్ ఈ వీక్ అగ్రిగేషన్ ను ఓపెన్ తెల్ల డైమండ్ ద్వారా సూచిస్తాము ఇది మళ్ళీ రెండు క్లాసెస్ ను కలిగి ఉంది ఇది బైనరీ అగ్రిగేషన్ ఇది HAS లేదా మెమ్బర్షిప్ రకమైన అగ్రిగేషన్ త్రిభుజానికి భుజాలు లేదా లైన్ సెగమెంట్స్ ఉన్నాయని ఇది చెబుతుంది ఇప్పుడు మనకు ఇలాంటి డయాగ్రమ్ ఉండవచ్చు ఒక సెగ్మెంట్ చాలా త్రిభుజాలతో అనుసంధానమై ఉండవచ్చు మనం సెగ్మెంట్ వైపు నుండి చూసినప్పుడు ఈ అగ్రిగేషన్ను స్టార్ గా ఉంచుతాం అంటే ఒక సెగ్మెంట్ తనకు తానతోనే అసోసియేషన్ ఉండవచ్చు కానీ త్రిభుజంలో భాగంగా కాదని చెబుతుంది కాబట్టి ఒక సెగ్మెంట్ ఎన్ని త్రిభుజాలతో అయినా సంబంధం కలిగి ఉండగలదని చెబుతున్నాము కానీ ఒక త్రిభుజం మాత్రం మూడు సెగమెంట్స్ తోనే సంబంధం కలిగి ఉంటుంది మనం దీనికి ఒక పేరు పెడతాం ఈ సెగ్మెంట్స్ ను సైడ్స్ అని పిలుస్తాం కాని దానికి చివర్లో పేరు రాస్తాం మనకు లైబ్రరీ మరియు యూజర్ మధ్య ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దీనిని ఈ రకమైన వీక్ అగ్రిగేషన్ అని చెబుతాం దానితో పాటు మరింత సమాచారాన్ని పొందుపరచగలం ఇప్పుడు దీనిని వీక్ అగ్రిగేషన్ రిలేషన్షిప్ అంటున్నాం ఇది మూడు గా ఉండాలి ఇది యూనిక్ అని మనం చెప్తున్నాము ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక సెగ్మెంట్ ఇక్కడ ఒక సెగ్మెంట్ మరియు ఇక్కడ ఒక సెగ్మెంట్ ఉంటే ఇది త్రిభుజం కాదు ఈ మూడు సెగ్మెంట్లు కూడా ఒక త్రిభుజం ఇవ్వవు త్రిభుజానికి అవి యూనిక్ గా ఒక దానిమీద ఒకటి ఉండకుండా నాన్ ఓవర్లాపింగ్ సెగ్మెంట్లు గా ఉండాలి ఇక్కడ నావిగేబిలిటీ కూడా ఈ త్రిభుజం నుండి ఆ సెగ్మెంట్ కు ఉన్నట్లుగా సూచించాము త్రిభుజం నుంచి అలా నిర్ణయించవచ్చని మనకు అర్ధమవుతుంది ఇక్కడ చూస్తే మరొక రకమైన అగ్రిగేషన్ కంపోజిషన్ ఒకదానిలో మరొకటి భాగం గా ఉండటం మళ్ళీ పువ్వు పూరేక ఉదాహరణకొస్తే అది ఇలా ఉంటుంది ఇది పూర్తిగా నిండిన నల్ల డైమండ్ ఆకారం లో చూస్తున్నాము అలా నల్ల డైమండ్ తో సూచిస్తే దానిని స్ట్రాంగ్ అగ్రిగేషన్ అంటాము ఇక్కడ ఫోల్డర్ ఫైల్ మధ్య స్ట్రాంగ్ అగ్రిగేషన్ ఉంది ఎందుకంటే ఫోల్డర్లలో ఫైళ్ళ ఉంటాయి ఫోల్డర్ ను కనుక తొలగిస్తే అది ఫైళ్ళను కూడా తొలగిస్తుంది అందుచేత అవి ఫైల్లో ఒక భాగం మనం ఒక పువ్వును నాశనం చేస్తే దానితోపాటు పూ రేకలు కూడా నాశనం అవుతాయి అలా ఉన్నప్పుడల్లా ఇది బైనరీ అసోసియేషన్ పరంగా 'HAS A' లేదా 'part of' రిలేషన్షిప్ మోడలింగ్ అవుతుంది ఈ చివరలో దీనికి ఒక పేరు పెట్టవచ్చు ఇక్కడ మల్టిప్లిసిటీ స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఒక ఫోల్డర్ ఎన్ని ఫైళ్ళను అయిన కలిగి ఉండవచ్చు కాని ఫైల్ ఒక ఫోల్డర్లో మాత్రమే ఉండగలదు ఇప్పుడు మనం చివరి మాడ్యూల్లో చూసిన లైబ్రరీ డొమైన్ మోడల్ ను మరోసారి పరిశీలిస్తే ఉదాహరణకు మనం యూజర్స్ ఖాతాలను కలిగి ఉన్నారని అనుకుందాం అలాగే మనకు లైబ్రరీ ఉంది మరియు వారి మధ్య వీక్ అసోసియేషన్ ఉందని మనం చూడవచ్చు ఇది వారి మధ్య వీక్ అసోసియేషన్ మరియు ఖాతా నిర్దిష్ట లైబ్రరీకి చెందినదని చెబుతుంది కాని లైబ్రరీకి వస్తున్న యూజర్స్ కి బహుళ ఖాతాలు ఉండవచ్చు అదేవిధంగా విభిన్న పుస్తకాలను జాబితా చేసే కేటలాగ్ మరియు లైబ్రరి స్ట్రాంగ్ అగ్రిగేషన్ తో సంబంధం కలిగి ఉన్నాయి ఇక్కడ ఏమీ సూచించలేదంటే ఇది లైబ్రరీకి యూనిక్ కేటలాగ్ అని ఇంకా కేటలాగ్ లైబ్రరీకి చెందినది అని అర్ధం ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఉదాహరణకు లైబ్రరీ బుక్ ఐటం మధ్య ఉన్న అసోసియేషన్ ని డిజైనర్ స్ట్రాంగ్ అగ్రిగేషన్గా కాకుండా వీక్ అగ్రిగేషన్గా రూపొందించాలని డిజైనర్ నిర్ణయించాడు ఎందుకని ఎందుకంటే లైబ్రరీ కేవలం పుస్తకాల సమూహం కాని మనం ఒక పుస్తకాన్ని తీసివేసీనా లేదా 10 అదనపు పుస్తకాలను కలిపినా లైబ్రరీ యొక్క స్థితి మారుతుంది ప్రాథమికంగా లైబ్రరీ లైబ్రరీగానే ఉంటుంది కాని మనం కేటలాగ్ను తొలగిస్తే లైబ్రరీ ఉండదు అందుచేత దీనిని వీక్ అగ్రిగేషన్ గా చూపిస్తున్నాము ఇక్కడ బహుళత్వం ఉంది అంటే లైబ్రరీలో చాలా ఉండవచ్చు ఒక పుస్తకానికి సంబధించిన కాపీలు ఎన్నయినా ఉండవచ్చు ఇక్కడ మల్టిప్లిసిటీ లేదు అది ఒకటి అని చెబుతుంది అంటే ఒక పుస్తకం యొక్క ఒకే ఒక కాపీ ఒక లైబ్రరీలో మాత్రమే ఉండగలదు అదేవిధంగా మనకు ఇక్కడ రికార్డ్స్ కేటలాగ్ బుక్స్ అనే ఇతర అసోసియేషన్స్ ఉన్నాయి ఒక కేటలాగ్ ఎన్ని పుస్తకాలను అయినా రికార్డ్ చేస్తుంది అలాగే ఇతర విభిన్న అగ్రిగేషన్ రిలేషనషిప్స్ ను కూడా ఇక్కడ చూడవచ్చు ఈ డయాగ్రమ్ ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వెబ్ సైట్ లో మరిన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి మీరు వాటిని పరిశీలించవచ్చు ఈ డయాగ్రమ్ ని మనం ఇంతకుముందే చూశాం కానీ ఇక్కడ దీనిలో అదనపు సమాచారాన్ని పొందుపరచాం మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే వీటిని ఉదాహరణగా తీసుకోండి ఇది స్ట్రాంగ్ అగ్రిగేషన్ యొక్క కంపోజిషన్ ఇది అగ్రిగేషన్ లేదా వీక్ అగ్రిగేషన్ ఇలాగ క్లుప్తంగా ఇంతవరకు మనం క్లాస్ డయాగ్రమ్ లో ఉండే క్లాసెస్ మధ్య ఉన్న వివిధ రకాల అసోసియేషన్ రిలేషన్షిప్స్ ను చూశాం ఈ అసోసియేషన్ లను చాలా సరళమైన లింక్ పదాలుగా సూచించవచ్చు వాటి పేరు మల్టిప్లిసిటీ రీడింగ్ దిశ నావిగేబిలిటీ మొదలైనవి అలాగే వాటి అరిటీ రెండు నుండి ఏ సంఖ్యకైనా ఎన్ ఆరీ అసోసియేషన్ వరకు ఉండవచ్చు తర్వాత ఇక్కడ రెండు రకాలైన వీక్ అగ్రిగేషన్ మరియు స్ట్రాంగ్ అగ్రిగేషన్ గురించి తెలుసుకొన్నాం వీక్ అగ్రిగేషన్ 'HAS' రిలేషన్షిప్ ను సూచిస్తే స్ట్రాంగ్ అగ్రిగేషన్ 'HAS A' లేదా 'part of' రిలేషన్షిప్ ను సూచిస్తుంది దీనితో మనం ఈ మాడ్యూల్ను ముగిస్తున్నాం తరవాత మాడ్యూల్ లో క్లాసెస్ కు ఉండే ఇతర రకాల రిలేషన్షిప్స్ గురించి చర్చిద్దాం